PV సోర్స్ ఎమ్యులేషన్ చాలా ముఖ్యం మీరు PV సోర్స్ లకు సంబంధించిన సర్క్యూట్లతో ప్రయోగాలను చేస్తున్నప్పుడు లేదా రూపకల్పన చేసేటప్పుడు మీరు మీ సర్క్యూట్ను పరీక్షించడానికి స్థిరంగా మరియు రోజంతా అందుబాటులో ఉండే ఒక సోర్స్ కలిగి ఉండాలి దీనితో మీరు మీ ప్రయోగాలు చేయవచ్చు మరియు మీ సర్క్యూట్ పనిచేయడానికి సూర్యరశ్మి మేఘాలు వర్షం ఇటువంటి వాటి వలన దాని ఇన్సులేషన్ మారకుండా ఉండాలి అందువల్ల సర్క్యూట్ రూపకల్పన మరియు ప్రయోగం చేయవలసి వస్తే రోజంతా స్థిరంగా ఉండే ఒక సోర్స్ ను కలిగి ఉండటం చాలా ముఖ్యం PV సోర్సు కు సంబంధించి ఈ సమస్యను పరిశీలిద్దాం మరియు PV సోర్సు ను సాధ్యమైనంత ఉత్తమంగా ఒక సోర్స్ తో ఎలా అనుకరించాలో ప్రయోగపూర్వకంగా చూద్దాం కొన్ని సర్క్యూట్ ఉదాహరణలతో వాటిని ఎలా నిర్మించాలో చూద్దాం కాంతి వనరును ఉపయోగించడం సులభమైన మరియు ఉత్తమమైన మార్గం ఉదాహరణకి మనం ఒక PV ప్యానెల్ తీసుకుందాం ఇప్పుడు నేను దీనిని PV ప్యానెల్ లేదా PV మాడ్యూల్ గా పరిగణిస్తాను ఈ PV మాడ్యూల్ నుండి రెండు వైర్లు బయటకు వస్తున్నాయి ఒకటి ప్లస్ మరొకటి మైనస్ వీటికే మీరు లోడ్ను కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ PV మాడ్యూల్ ను కాంతితో ఉద్దీపన చేస్తే అది శక్తిని అందించాలి దానికోసం మనకు ఈ రకమైన ఎన్క్లోజర్ ఉండాలి ఈ ఎన్క్లోజర్ బల్బులను కలిగి ఉంటుంది చూడండి ఇది ఎన్క్లోజర్ ఇది ఫ్యాన్ బల్బులు వేడిగా మారినప్పుడు ఆ వేడిని గాలి ద్వారా తీసివేయడానికి ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది ఈ ఎన్క్లోజర్ వాస్తవానికి 230V మెయిన్స్ నుండి శక్తిని పొందుతోంది దీని ద్వారా ఇక్కడ మీరు చూసే ఈ బల్బులు శక్తివంతమవుతాయి అందువల్ల PV మాడ్యూల్పై కాంతిని ప్రసరింపజేస్తాయి తద్వారా మాడ్యూల్ శక్తిని అందిస్తుంది అవసరమైన బల్బులను మాత్రమే స్విచ్ ఆన్ చేయడం ద్వారా PV మాడ్యూల్పై పడే కాంతి పరిమాణాన్ని మీరు నియంత్రించవచ్చు కాబట్టి వీలైనంతవరకు సూర్యకాంతికి దగ్గరగా స్పెక్ట్రం ఉండే విధంగా ఈ లైట్ బల్బులు మీరు ఎంచుకోవాలి ఇప్పుడు ప్రతి బల్బు లేదా బల్బుల సముదాయం క్లస్టర్ ఈ విధంగా మాన్యువల్ స్విచ్లను కలిగి ఉంది అంటే అవసరమైన బల్బులు మాత్రమే శక్తివంతమవుతాయి ఈ పద్ధతిలో PV ప్యానెల్ యొక్క టెర్మినల్స్ కు లోడ్ అనుసంధానించబడి ఉంటుంది మరియు లోడ్ R0 మీరు కోరుకున్న విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది చాలా సులభమైన PV సోర్స్ కాని దురదృష్టవశాత్తు దీనికి PV మాడ్యూల్ అవసరం మరియు PV మాడ్యూల్ అవుట్పుట్ ఎక్స్పోజర్ యొక్క వైశాల్యం పైన ఆధారపడి ఉంటుంది అంటే మీరు అధిక శక్తుల కోసం వెళ్లాలనుకుంటే మీకు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మరియు దానిని కవర్ చేయడానికి మీ నియంత్రణలో ఆన్ మరియు ఆఫ్ చేయగలిగే ఒక పెద్ద బల్బు అవసరం అవుతుంది కాబట్టి చాలా పెద్ద శక్తులకు ఇది సులభంగా సాధ్యమయ్యే పరిష్కారం కాదు అయితే చిన్న శక్తులు మరియు చిన్న ప్రయోగాలకు ఇది చక్కగా పనిచేస్తుంది కానీ ఒకసారి మీరు 1 కిలోవాట్ కంటే ఎక్కువ అధిక శక్తులకు వెళ్లడం ప్రారంభిస్తే మీరు ఇతర విద్యుత్ పరిష్కారాలను వెతకాల్సి ఉంటుంది విద్యుత్ మార్గాల ద్వారా PV సోర్స్ ను ఎమ్యులేట్ చేయడం గురించి ఇప్పుడు చూద్దాం ఒక సరళమైన DC సోర్స్ ను తీసుకుందాం ఇది ప్రయోగశాల లోని విద్యుత్ సరఫరా కావచ్చు లేదా ఒక బ్యాటరీ కావచ్చు ఉదాహరణకి ఒక బ్యాటరీని తీసుకుందాం దీనికి ఒక రెసిస్టర్ ను సిరీస్ లో కనెక్ట్ చేద్దాం ఈ బ్యాటరీ Vdc అనుకుందాం మరియు రెసిస్టన్స్ ను RS అనుకుందాం ఈ Vdc మరియు RS లు కలిసి సరళమైన PV ఎమ్యులేటర్ను ఏర్పరుస్తాయి టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ VT మరియు టెర్మినల్స్ ద్వారా కరెంట్ IT PV సోర్స్ లో మాదిరిగానే ఉంటాయి ఇప్పుడు టెర్మినల్స్ మధ్య లోడ్ రెసిస్టర్ను కనెక్ట్ చేద్దాం ఈ లోడ్ రెసిస్టర్ను R0 అనుకుందాం ఈ లోడ్ రెసిస్టర్ ను వేరియబుల్ రెసిస్టెన్స్గా భావిద్దాం తద్వారా ఇది 0 నుండి అనంతం వరకు లేదా షార్ట్ సర్క్యూట్ నుండి ఓపెన్ సర్క్యూట్ వరకు మారుతూ ఉంటుంది ఇక్కడ ఈ టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ ని VT అని పిలుస్తాము మరియు టెర్మినల్స్ ద్వారా ప్రవహించే కరెంట్ ను టెర్మినల్ కరెంట్ IT అని పిలుస్తాము ఇప్పుడు మనం IV లక్షణాన్ని పరిశీలిస్తే ఈ కలయిక యొక్క I V లక్షణం PVమూలాన్ని పోలి ఉంటుందని గమనించ వచ్చు అందువల్ల దీనిని సాధారణ PV సోర్స్ ఎమ్యులేటర్ గా భావించవచ్చు ఇప్పుడు దీని లక్షణాన్ని గ్రాఫ్ లో చూద్దాం ఇప్పుడు X ఆక్సిస్ పైన VT Y ఆక్సిస్ పైన IT తీసుకుందాం ఇప్పుడు నేను R0 ని చాలా పెద్ద విలువకు సెట్ చేస్తాను R0 అనంతం అంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి టెర్మినల్ ద్వారా ప్రవహించే ప్రస్తుత కరెంట్ జీరో అవుతుంది ఇప్పుడు నేను X యాక్సిస్ పైన ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాను కరెంట్ జీరో అయినప్పుడు VT ఏమవుతుంది కరెంట్ విలువ 0 కావడం వల్ల RS వద్ద వోల్టేజ్ డ్రాప్ కూడా జీరో అవుతుంది ఇప్పుడు Vdc మొత్తంటెర్మినల్స్ మధ్య వస్తుంది అందువల్ల అవుట్పుట్ను ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు VT Vdc అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆపరేటింగ్ పాయింట్ పెడతాను మరియు దానిని Vdc అని పిలుస్తాను కాబట్టి VDC0 అనేది X యాక్సిస్ మీద ఒక ఆపరేటింగ్ పాయింట్ నేను ఈ ఆపరేటింగ్ పాయింట్ను Vdc గా గుర్తించాను ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే R0 అనంతం అంటే ఓపెన్ సర్క్యూట్ తరువాత నేను దానిని షార్ట్ సర్క్యూట్ చేస్తాను R0 యొక్క మరో ఎండ్ అది నేను ఈ 2 టెర్మినల్స్ షార్ట్ చేస్తాను టెర్మినల్స్ను షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు vT 0 అవుతుంది అంటే ఇప్పుడు నేను ను Y ఆక్సిస్ మీద ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను షార్ట్ సర్క్యూట్ చేయడం వలన vT 0 అవుతుంది దాని ద్వారా ప్రవహించే కరెంట్ ఎంత ఉంటుంది Vdc RS అవుతుంది నేను ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేస్తాను ఇదే మరో ఆపరేటింగ్ పాయింట్ దాని విలువ VDC RS అవుతుంది కాబట్టి Y ఆక్సిస్ మీద ఆపరేటింగ్ పాయింట్ 0 VDC RS అవుతుంది ఈ ఆపరేటింగ్ పాయింట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఇప్పుడు చూద్దాం R0 విలువను 0 షార్ట్ సర్క్యూట్ నుండి ఇన్ఫినిటీఓపెన్ సర్క్యూట్ ఈ రెండు విపరీతాల మధ్య మార్చేటప్పుడు మీరు సరళ పద్ధతిలో ఇలాంటి పాయింట్ల శ్రేణిని చూస్తారు ఇప్పుడు మధ్యలో ఒక పాయింట్ ను నేను మార్క్ చేస్తాను ఈ పాయింట్ కోఆర్డినేట్ లు VM మరియు IM అనుకుందాం మిడ్వే పాయింట్ ను VM మరియు IM గా ఎందుకు పిలుస్తున్నాం M అంటే మాక్సిమం అన్నమాట అంటే మిడ్వే పాయింట్ వద్ద VM x IM గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ వద్ద శక్తి కూడా గరిష్ట విలువ కు చేరుకుంటుంది ఇక్కడ ఈ పాయింట్ వద్ద Vm x Im 0 ఎందుకంటే ఇక్కడ కరెంట్ VDC RS అయినప్పటికీ వోల్టేజి 0 గా ఉంది ఇకపోతే ఈ ఆపరేటింగ్ పాయింట్ వద్ద వోల్టేజ్ Vdc అయినప్పటికీ కరెంట్ 0 గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ గరిష్ట శక్తి ఆపరేటింగ్ పాయింట్ P ఉండేలా త్రిభుజాకార కర్వ్ పొందుతారు కాబట్టి ఇది పీక్ పవర్ ఆపరేటింగ్ పాయింట్ అవుతుంది పూరక కారకం ఏమిటి పూరక కారకం Vm Imఈ ప్రాంతం మీరు చూస్తున్నట్లుగా ఈ ఏరియాను మొత్తం ఏరియా Voc Isc తో భాగించాలి ఇక్కడ ఫిల్ ఫ్యాక్టర్ VMIM అవుతుంది Vm అనేది X యాక్సిస్ మీద హాఫ్ వే పాయింట్ అంటే VDC2 అలాగే IM అనేది Y యాక్సిస్ మీద హాఫ్ వే పాయింట్ ఇది Vdc 2RS Vdc అంటే Voc మరియు VDCRS Isc కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1 2 మరియు 1 2 ఇక్కడ వస్తాయి అంటే 0 25 అవుతుంది కాబట్టి ఈ PV సోర్స్ ఎమ్యులేటర్ యొక్క ఫిల్ ఫ్యాక్టర్ 0 25 అవుతుంది ఇది చాలా తక్కువ ఫిల్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఒక మంచి PV ప్యానెల్ యొక్క ఫిల్ ఫ్యాక్టర్ 0 7 నుండి 0 8 వరకు ఉండాలి అయితే ఈ PV సోర్స్ ఎమ్యులేటర్ చాలా సులభ మైనది మరియు మీరు స్థిరమైన PV సోర్స్ సరఫరాను పొందగలిగినప్పుడు రాత్రి సమయంలో కూడా ప్రయోగాలు చేసే వీలు కల్పిస్తుంది కానీ ఈ PV సోర్స్ ఎమ్యులేటర్ చాలా అసమర్థమైనది ఎందుకు అసమర్థంగా ఉంది ఇక్కడ ప్రవహించే IT కరెంటు ద్వారా ఎప్పుడూ ITxRS అనే ఓల్టేజ్ డ్రాప్ మరియు IT2RS అనే పవర్ లాస్ ఉంటుంది ఈ కారణం వల్ల రెసిస్టర్ బాగా వేడెక్కే ప్రమాదం ఉంది కనుక ఆ వేడిని తొలగించడానికి ఉష్ణోగ్రతను తగ్గించే యంత్రాంగాలను అదనంగా అమర్చుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఇది చాలా సులభమైన ఎమ్యులేటర్ అయినప్పటికీ అది అసమర్థంగా ఉంటుంది కాబట్టి మీరు రెసిస్టర్తో పాటు బలవంతపు శీతలీకరణ యంత్రం గాని బ్లోయర్ ఫ్యాన్ గాని అమర్చుకోవాలి అప్పుడు ఈ PV సోర్స్ ఎమ్యులేటర్ చాలా సులభమైన PV సోర్స్ ఎమ్యులేటర్ అవుతుంది ఇప్పుడు మనం ఈ DC సరఫరాను పరిశీలిస్తాము దీనికోసం ఒక బ్యాటరీని వాడవచ్చని ఇంతకు ముందు నేను చెప్పాను కాని బ్యాటరీని ఉపయోగించడం సౌకర్యంగా ఉండదు ఎందుకంటే బ్యాటరీని ఎల్లప్పుడూ ఛార్జ్ చేయవలసి ఉంటుంది అది డిశ్చార్జ్ అయినప్పుడల్లా వోల్టేజి ని స్థిరంగా ఉంచడం కోసం బ్యాటరీని ఛార్జింగ్ లో ఉంచడానికి అదనపు పరికరాలను కలిగి ఉండాలి అయితే ఈ DC బ్యాటరీ విద్యుత్ సరఫరా కోసం మెయిన్స్ లేదా గ్రిడ్ వంటి స్థిరమైన సరఫరా నుండి శక్తిని పొందగలిగితే ఇది సౌకర్యం గానే ఉంటుంది అందువల్ల ఈ Vdc సోర్స్ స్థానంలో DC జనరేటర్ లేదా DC సోర్స్ యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్ ఉంచుదాం ఇక్కడ శక్తి ప్రధానంగా గ్రిడ్ లేదా మెయిన్స్ సరఫరా నుండి తీసుకోబడుతుంది ఈ మార్పు ఎలా చేయాలి ఈ సర్క్యూట్ను ఈ వైపుకు మార్చండి ఇప్పుడు నేను దీనితో భర్తీ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దానిని తీసివేస్తాను మరియు ఆ VDC సోర్స్ కు బదులుగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తో దానిని అనుసంధానం చేద్దాం ఇక్కడ 230V గ్రిడ్ AC మెయిన్స్ నుండి శక్తిని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ ను గీద్దాం గుర్తుంచుకోండి ఇది మామూలు ట్రాన్స్ఫార్మర్ కాదు ఇది ఒక ఆటోట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే గ్రిడ్ నుండి వేరియబుల్ వోల్టేజ్ పొందడానికి ఆటో ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉండాలి దానికి ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ను అనుసంధానం చేద్దాం ఇది ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ ఇది మీకు బాగా తెలుసు ఇందులో కెపాసిటర్ ఫిల్టర్ ను ఉపయోగిస్తున్నాం ఫిల్టర్ యొక్క అవుట్ పుట్ ను ఇక్కడ ఈ పాయింట్ వద్ద కనెక్ట్ చేస్తున్నాం అప్పుడు అది DC సోర్స్ గా మారుతుంది ఇప్పుడు చూస్తే ఈ సర్క్యూట్ లో ఇక్కడి నుండి ఇక్కడికి ఉండే భాగాన్ని PV సోర్స్ ఎమ్యులేటర్ అని పిలుస్తాము మరియు ఇది సింపుల్ సర్క్యూట్ ఇది ల్యాబ్లో సులభంగా లభించే ఆటోట్రాన్స్ఫార్మర్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ లు మీకు మార్కెట్లో లభిస్తాయి మీరు వాటిని తీసుకుని ఒక కెపాసిటర్ను కనెక్ట్ చేస్తే మీ VDC సిద్ధం తర్వాత దీనికి ఒక సిరీస్ రియోస్టాట్ను కనెక్ట్ చేస్తే మొత్తం PV సోర్స్ ఎమ్యులేటర్ తయారవుతుంది కాబట్టి ఇది మీకు మంచి సమర్థవంతమైన సర్క్యూట్ మీరు దీన్ని రోజులో ఎప్పుడైనా ఉపయోగించవచ్చు మరియు మీరు ఇక్కడ కనెక్ట్ చేసే లోడ్ PV సెల్ ను పరీక్షించడానికి ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఏ ప్రయోగం చేసినా చివరకు దానిని అసలైన PV సోర్స్తో పరీక్షిస్తారు మరియు ఇది ఎమ్యులేటర్తో పనిచేస్తే అది PV సోర్స్తో కూడా పని చేస్తుందన్నమాట స్విచ్డ్ మోడ్ DC కన్వర్టర్ ఆధారిత PV సోర్స్ ఎమ్యులేటర్ను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను మునుపటి సర్క్యూట్ సరళంగా ఉండి మరియు సులభంగా అమలు చేయగలిగినా అందులో ఒక పెద్ద లోపం ఏమిటంటే అది చాలా అసమర్థమైనది సిరీస్ రెసిస్టెన్స్ RSలో చాలా పవర్ లాస్ ఉంటుంది అంతేగాక I V లక్షణం యొక్క నాణ్యత పేలవంగా ఉంటుంది దీని ఫిల్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువగా 0 5 మాత్రమే ఉంది మునుపటి సర్క్యూట్తో ఒక ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అది చాలా సులభం మరియు అమలు చేయడం కూడా సులభం ఇప్పుడు నేను మీకు స్కీమాటిక్ రూపంలో స్విచ్డ్ మోడ్ DC కన్వర్టర్ గురించి వివరిస్తాను ఇక్కడ ఆ స్విచ్డ్ మోడ్ DC కన్వర్టర్ PV సోర్స్ ఎమ్యులేటర్గా ఉపయోగించబడుతోంది అంటే DC కన్వర్టర్ యొక్క అవుట్పుట్ PV సెల్ మాదిరిగానే I V లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు PV సోర్స్ ఎమ్యులేటర్గా ప్రవర్తించే ఈ స్విచ్డ్ మోడ్ DC కన్వర్టర్ యొక్క బ్లాక్ స్కీమాటిక్ను గీస్తాను ఇది కరెంట్ కంట్రోల్డ్ కన్వర్టర్ అయి ఉండాలి ఇక్కడ టెర్మినల్ కరెంట్ IT నియంత్రించబడాలి కాబట్టి ఇప్పుడు నాతో టెర్మినల్ కరెంట్ రిఫరెన్స్ మరియు టెర్మినల్ కరెంట్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కరెంటు విలువల తేడా ను ఎర్రర్ సిగ్నల్ గా కంట్రోలర్ కు పంపబడుతుంది ఇది PI కంట్రోలర్ దీని అవుట్పుట్ PWM బ్లాక్లోకి వెళుతుంది మరియు ఈ PWM బ్లాక్ కు ఒక త్రిభుజం తరంగం ఇవ్వబడుతుంది మరియు దాని అవుట్పుట్ DC కన్వర్టర్కు డ్యూటీ సైకిల్ ఇన్పుట్ అవుతుంది ఈ విధంగా VDC ని DC కన్వర్టర్ కు ఇన్పుట్ గా ఇవ్వడం జరిగింది DC కన్వర్టర్ యొక్క అవుట్పుట్ PV సోర్సు ను ఎములేట్ చేయాలి ఇది R0 లోడ్కు డిస్కనెక్ట్ చేయబడింది ఇక్కడ సూచించినట్లు IT ని మనం నియంత్రించాలి కాబట్టి నేను IT ని గ్రహించి వెనుకకు పంపి దానిని నియంత్రించాలి కాబట్టి ఈ బ్లాక్ డయాగ్రమ్ ప్రధానంగా సూచించేది ఏమిటంటే నేను రిఫరెన్స్ కరెంట్ IT స్టార్ ని సెట్ చేసుకుని ఎర్రర్ సిగ్నల్ ని PI కంట్రోలర్ ద్వారా PWM కు పంపడం ద్వారా అది చివరికి డి సి కన్వర్టర్ ని చేరుతుంది ఈ టెర్మినల్ వద్ద ఈ విధంగా గా కరెంటును వెనక్కి పంపేటప్పుడు ఎర్రర్ 0 ఉండేటట్లు చూడవలసిన బాధ్యత PI కంట్రోలర్ పై ఉంటుంది ఎర్రర్ 0 కావడం అంటే IT IT స్టార్ కావడం అన్నమాట అంటే లోడ్ ద్వారా ప్రవహించే టెర్మినల్ కరెంటు IT మరియు రిఫరెన్స్ కరెంట్ IT స్టార్ ఈ రెండూ సమానం కావడం ఇది కరెంట్ కంట్రోల్డ్ డి సి కన్వర్టర్ ఈ ప్రాథమిక టోపోలాజీ ని PV సోర్స్ ఎమ్యులేటర్ తయారీకి మనం ఉపయోగిస్తాము ఈ విధంగా మార్చబడిన DC కన్వర్టర్ చాలా అధిక సామర్థ్యము కలిగిన కన్వర్టర్ మునుపటి సందర్భంలో మనం చూసిన సింపుల్ మోడల్లో ఉన్నంత పవర్ లాస్ ఇందులో ఉండదు అవుట్పుట్ వోల్టేజ్ ని VT గా తీసుకుని ఇప్పుడు VT వర్సెస్ IT గ్రాఫ్ ను గీసేద్దాం ఇది ఈ టెర్మినల్స్ మధ్య మనం ఆశించే అవుట్పుట్ లక్షణం అయితే టెర్మినల్స్ మధ్య అసలు లక్షణం ఎలా ఉంటుందో చూద్దాం ఇది లోడ్ రెసిస్టర్ R0 మరియు ఇది లోడ్ లైన్ ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ ఉంటుంది ఈ ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఆపరేటింగ్ వోల్టేజ్ VT మరియు కరెంట్ IT కాబట్టి వోల్టేజి వాస్తవ విలువ VT మరియు ప్రవహించే కరెంట్ విలువ IT అవుతాయి ఇప్పుడు VT ని సంగ్రహించి దీని ద్వారా IT రెఫరెన్సు తీసుకుందాం ఈ విలువల ప్రకారం VT వర్సెస్ IT ఒక శోధన పట్టిక ను తయారు చేద్దాం ఈ లుక్ అప్ టేబుల్ ను IT రిఫరెన్స్ను రూపొందించడానికి మనం ఉపయోగిస్తాము కాబట్టి లుక్అప్ టేబుల్లో VT ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇది స్వతంత్ర అక్షాన్ని ను తనిఖీ చేసి దానికి సంబంధించిన IT విలువను ఇస్తుంది ఈ IT రిఫరెన్స్ కు ఉపయోగపడుతుంది ఈ విధంగా IT రిఫరెన్స్ సెట్టింగ్ పూర్తయింది ఇప్పుడు R0 మారిందని ఊహించుకోండి R0 పెరిగినప్పుడు లోడ్ లైన్ ఆకుపచ్చ రంగులో చూపిన విధంగా ఇలా వస్తుంది R0 పెరిగినప్పుడు VT ఇలా ఉంటుంది ఇప్పుడు IT వాస్తవానికి సమాంతరంగా ఉండాలి కానీ ఇక్కడ IT ఇలా ఉంది R0 మారింది VT ఇలా అయింది ఇప్పుడు కంట్రోలర్ IT ని ఇక్కడికి తీసుకు రావాలి ఇప్పుడు ఈ VT పెరిగింది మరియు అది ఇక్కడ ఇవ్వబడింది దీని అర్థం ఇది లుక్అప్ టేబుల్ వైపు చూడటానికి ప్రయత్నిస్తుంది VT అక్కడ తగ్గుతుంది మరియు I V లక్షణం లో ఇంటర్ సెక్షన్ పాయింట్ IT యొక్క నూతన విలువను తెలియజేస్తుంది ఈ నూతన విలువ ఒక రిఫరెన్స్ గా సెట్ చేయబడుతుంది ఇది IT కంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది లోడ్ కరెంట్ IT ఈ నూతన విలువను సరిపోల్చడానికి ప్రయత్నిస్తుంది చివరగా ఈ పాయింట్ వద్ద స్థిరపడుతుంది దీనిని బట్టి ఈ విధంగా R0 విలువ ఏదైనా ఈ కన్వర్టర్ మొదట IT ని ట్రాక్ చేస్తుంది తర్వాత మనం లుక్అప్ టేబుల్లో లోడ్ చేసిన విధంగా I V లక్షణాలను ఇస్తుంది కాబట్టి ఈ శోధన పట్టిక చాలా కీలకం మీరు లుక్అప్ టేబుల్ లో లోడ్ చేసే లక్షణం ఇక్కడ వాస్తవంగా ప్రతిబింబిస్తుంది కాబట్టి మీరు ఇన్సోలేషన్ పరంగా VOC పరంగా ఫిల్ ఫ్యాక్టర్ పరంగా మరియు అన్ని విషయాల పరంగా వివిధ రకాలైన విలువలను లుక్అప్ టేబుల్ లో పొందుపరిచి మరియు అధిక శక్తి స్థాయిలో అవుట్పుట్ వద్ద ప్రతిరూపాన్ని పొందవచ్చు ఈ విధంగా మీకు కావలసిన శక్తి స్థాయి దేనికైనా దీనిని డిజైన్ చేయవచ్చు